తరువాత మనం అటువంటి ఉదాహరణ తీసుకుందాం ఒక 3 బస్ 2 జనరేటర్స్ సమస్య తీసుకుందాం ఇక్కడ పవర్ Pg1 మరియు ఇక్కడ పవర్ Pg2 ఇక్కడ ఓల్టేజ్V11∠0ఇచ్చారు ఇది బస్ 1 ఇది బస్ 2 V21∠2 మరియు V31∠3 ఇది బస్ 3 మరియు PL32 0 p u ఎందుకంటే ఇక్కడ ప్రతి దీ మనం వాస్తవ పవర్ పరిగణిస్తాము కనుక Q అవసరం లేదు మరియు లైన్ 1 నుండి 2 వాస్తవానికి అనుసంధానించబడలేదు ఈ నెట్వర్క్ యొక్క YBus మాతృక YBUS1 j10 0 1j10 0 0 5 j5 0 5j5 1j10 0 5j5 1 5 j15 ఈ రెండు యూనిట్స్ కు పెరుగుతున్న వ్యయ లక్షణం IC140 6 Pg1 మరియు IC240 6Pg2 అని ఇక్కడ ఇవ్వబడింది మీరు సరైన ఉత్పత్తి ప్రణాళిక Pg1 మరియు Pg2 కనుగొనాలి అంటే బస్ 3 వద్ద జనరేటర్ లేదు బస్ 2 వద్ద లోడ్ ఉంది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను Pik1nViVkYikik ikఅందువలన Pik1nViVkYikik i k అంటే Pik1nViVkYik ik i k ik i k ఇప్పుడు మీరు i kik అని తీసుకోండి అప్పుడు ఈ సమీకరణం ను Pik1nViVkGikik Bikik అని రాయచ్చు Pik1nViVkGikik Bikik Yik ik Gik Yik ik Bik YikGikjBik ఇప్పుడు నమూనా పవర్ సిస్టం యొక్క |V1|V2V31 0 p u ఇచ్చారు అంటే ఈ పటం లో పరిమాణం 1∠0ఉంది కనుక పరిమాణం 1 అదే విధంగా బస్ 2 ఓల్టేజ్ పరిమాణం1 బస్ 3 యొక్క ఓల్టేజ్ పరిమాణం కూడా 1 మనం తీసుకున్న అన్ని బస్సెస్ ఓల్టేజ్ పరిమాణం 1 ఇది 3 బస్ సమస్య కాబట్టి n 3 అందువలన k 3 పెట్టండి ఎందుకంటే n 3 Pik13Gikik Bikik ఇప్పుడు i 1 కు ఈ సమీకరణం విస్తరించండి మీకు P1G11G1212 B1212 G1313 B13 13 లభిస్తుంది ఇది సమీకరణం అదే విధంగా i 2 కు విస్తరించండి P2G21 21 B2121 G22G2323 B2323 ఇది సమీకరణం తరువాత i 3 ఉంచండి మీకు P3G3131 B3131 G3232 B3232 G33 లభిస్తుంది కనుక మీరు దీనిని విస్తరించినప్పుడు సాధారణంగా ప్రతి చోటా 5 టర్మ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ 6 టర్మ్స్ లేవు ఎందుకంటే 1 1 0 అవుతుంది 2 2 0 అందుకనే వివరణలో ప్రతి చోటా 5 టర్మ్స్ ఉన్నాయి కానీ 12 210 0 ఎందుకంటే లైన్ 1 మరియు 2 వాస్తవానికి అనుసంధానించబడలేదు 32 23 మరియు 13 31 అని రాయచ్చు ఎందుకంటే32 3 2 2 3 23 అదే విధంగా 131 3 3 1 31 P1P2P3 సమీకరణంలో సబ్స్టిట్యూట్ చేయండి ఆ విధంగా చేసినప్పుడు మీకు P1G11G1331 B1331 లభిస్తుంది అదే విధంగా P2G22G2323 B2323 మరియు P3G33G3131 B3131 G3223 B3223 ఇది సమీకరణం ఇప్పుడుYBUS మాతృక నుండి సమాచారంG111 0G220 5 G331 5G13G31 1 0G23G32 0 5B13B3110 0B23B325 0 ఈ సమీకరణం నుండి లభించిన G మరియు B సబ్స్టిట్యూట్ చేయండి G మరియు B Y G jB సమీకరణం నుండి లభిస్తాయి G మరియు B పారామితుల ను సబ్స్టిట్యూట్ చేయండి అలా చేసినప్పుడు P11 0 31 1031 ఇది సమీకరణం 5 0 523 523 ఇది సమీకరణం అదే విధంగా P31 50 311031 0 523 523 ఇది సమీకరణం ఇప్పుడు పవర్ లాస్ వ్యక్తీకరణ ఇంజెక్ట్డ్ పవర్ యొక్క మొత్తం ద్వారా పొందవచ్చు దాని అర్థం PLossi13PiP1P2P33 2 31 23 3 23 1 2 3 ఇది లభిస్తుంది తరువాత మీరు దీని యొక్క ఉత్పన్నం తీసుకోండి dP2d20 523 5 23 dP2d3 0 5 23 5 23 మరియు dP3d20 5 23 5 23 dP3d3 31 10 31 0 5 23 5 23 మరియు dP1d20 0 ఎందుకంటే P1 2 యొక్క ఫంక్షన్ కాదు సమీకరణం viii లో 2 ఎక్కడా రావడం లేదు అందుకే dP1d20 మరియు dP1d3 31 10 31 అలా చేసినప్పుడు 76 వ సమీకరణం ఏదైతే మనం ఉత్పన్నం చేసామో అది ఈ మాతృక రూపంలో కి తగ్గించబడింది dP2d2 dP3d2 dP2d3 dP3d3 1 dPLossdPg2 1 0 dP1d3 ఇది సమీకరణం తరువాత మీరు ఒక Pg2 కు సంబంధమైన 23 మరియు 31 ను లెక్కించాలి బస్ 1 స్లాక్ బస్ బస్ 2 జనరేటర్ బస్ మరియు బస్ 3 లోడ్ బస్ అని తీసుకోండి కనుక మొదట మీరు Pg2Pg201 0 p u అని తీసుకోండి అందువలన P2Pg201 u సమీకరణం నుండి 5 23 0 5 23 0 5 ఇది విరళ సమీకరణం పై సమీకరణం ను పునరుక్తిగా పరిష్కరిస్తే 2311 5వస్తుంది వాస్తవానికి నేను ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతి చేశాను ఈ సమీకరణం ఎడమ చేతి వైపు మరియు కుడి చేతి వైపు తృప్తి చెందేలా ఒక విలువను తీసుకోండి సుమారుగా 2311 5 నాకు లభించింది ఇప్పుడు బస్ 3 వద్ద లోడ్ మాత్రమే ఉంది జనరేషన్ లేదు కనుక P3 2 0 సమీకరణం నుండి 1031 31 2 0132 మళ్ళీ ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో నాకు 31 5 85 వచ్చింది నేను చూపించిన పటం తీసుకోండి బస్ 1స్లాక్ బస్ బస్ 1 వద్ద P1Pg1 సమీకరణం viii నుండి P1Pg1 కనుక P11 31 1031 1 5 85 10 5 85 1 024 p u మరియు వ్యయ లక్షణం IC140 6Pg140 0244 6144 అని ఇవ్వబడింది అదే విధంగా IC240 6 Pg240 60 వస్తుంది తరువాత 12వ సమీకరణం పరిష్కరించాలి అన్ని బస్ 𝛿 విలువలను సమీకరణం xii dP1 d3 లో పెట్టి లెక్కించండి కాబట్టి మీరు పరిష్కరిస్తే ఆ సందర్భంలో మీకు L211 dPLossdPg21 0203 లభిస్తుంది 0 కు మీరు ముందు చూశారు అందువలన L1IC14 6144 మరియు L21 0203 అంటే ఇది L2IC24 6933 కానీ అభిలాషణీయ పరిష్కారం కోసం రెండూ సమానంగా ఉండాలి కానీ ఇక్కడ సమానంగా లేదు ఎందుకంటే L2IC2L1IC1అందువలన మనం Pg2 తగ్గించాలి ఎందుకంటే ఇది దాని కంటే ఎక్కువ ఉంది దాని అర్థం ఇది ఒక పునరుక్తి ప్రక్రియ తరగతి గదిలో మనం ఆ పునరుక్తి చేయలేము కానీ కొన్ని పునరుక్తుల తరువాత ఫలితం 2311 31 6 Pg11 963 p u L21 01792 అవుతుంది అదే విధంగా L1IC1L2IC24 63 వాస్తవానికి ఇదంతా ఎలా చేస్తారో మీకు చూపించడానికి కానీ తరగతిగదిలో అలా ఉండదు మనం చాలా పునరుక్తులు చేస్తాం ఇది ఒక దాని తరువాత ఒకటి ఎలా పరిష్కరించాలో చూపించడం కోసం మాత్రమే కనుక మీరు కొన్ని లెక్కలు మాత్రమే చేయాల్సి ఉంటుంది కానీ తరగతిగది లేదా పరీక్ష లో పునరుక్తి ప్రక్రియ ఇలా చేయలేము వాస్తవంగా ఇది సరైన ఆర్ధిక లోడ్ పంపకం తరువాత మనం ట్రాన్స్మిషన్ లాస్ సూత్రం సాధించడానికి ప్రయత్నిద్దాం తరువాత ట్రాన్స్మిషన్ లాస్ సూత్రం ను ఉత్పన్నం చేయాలి ఈ రేఖా చిత్రం తీసుకోండి ఇది జనరేటర్1 మరియు ఇది జనరేటర్ 2 ట్రాన్స్మిషన్ లైన్స్ కు అనుసంధానించబడ్డాయి క్రమపద్ధతిలో మొత్తం లోడ్ కరెంట్ IL ను సూచిస్తూ బస్ బార్స్ ఉన్నాయి మరియు ఒక ప్రత్యేక శాఖ Kth శాఖ ద్వారా కరెంట్ IK మొదట మనం 2 జనరేటర్స్ మాత్రమే తీసుకుంటాం తరువాత దానిని సాధారణీకరిస్తాం కానీ ఈ ట్రాన్స్మిషన్ లాస్ సూత్రం పొందడానికి మనం కొన్ని ఉపపాదనలు చేయాలి అవి తరువాత వస్తాయి ట్రాన్స్మిషన్ నెట్వర్క్ బసెస్ కలిగి ఉంది మొత్తం లోడ్ కరెంట్ ILమరియు ఒక శాఖ K కరెంట్ IK మరియు రెండు జనరేటర్స్ ప్రాథమికంగా జనరేటర్ 1 జనరేటర్ 2 నుండి కరెంట్ Ig1 మరియు Ig2 ఇప్పుడు మొత్తం లోడ్ కరెంట్ ఉత్పత్తి కేంద్రం 1 నుండి సరఫరా అవుతుందని తీసుకోండి దాని అర్థం జనరేటర్ 2 ఆపివేయబడినది కనుక స్థితి లో కరెంట్ K శాఖ లో కరెంట్ IK1 ఎందుకంటే జనరేటర్ 1 కరెంట్ సరఫరా చేస్తుంది కాబట్టి మొత్తం కరెంట్ IL జనరేటర్ 1 మాత్రమే సరఫరా చేస్తుంది కనుక ఈ ఉత్పత్తి కేంద్రం 2 ఆపివేయబడినది మరియు తెరిచి ఉంది ఆ సందర్భం లో లైన్ K లో కరెంట్ IK1 అనుకుందాం ఇప్పుడు AK1IK1IL నిర్వచిద్దాం తర్వాత మనం AK1 వాస్తవ పరిమాణం అని చూస్తాం మరియు సులభమైన సూపర్పొజిషన్ వర్తింప చేస్తాం ఇది 78 వ సమీకరణం అదే విధంగా పటం b లో జనరేటర్ 2 అన్నీ లోడ్ కరెంట్ సరఫరా చేస్తుందని తీసుకోండి కానీ జనరేటర్ 1 ఆపివేయబడినది అంటే K శాఖ నుండి కరెంట్ IK2 ఇది పటం b ఆ సందర్భంలో మరొక టర్మ్ AK2IK2IL నిర్వచించాలి ఇది 79వ సమీకరణం AK1 మరియు AK2 రెండు టర్మ్స్ ఉజ్జాయింపు చేయడం కోసం నిర్వచించాలి AK1 మరియు AK2 సాధారణంగా కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ పటం 10 లో చూపిన విధంగా రెండు జనరేటర్స్ కలిపి పవర్ నెట్వర్క్ లోకి కరెంట్ Ig1Ig2 సరఫరా చేస్తున్నాయి K శాఖ లో కరెంట్ కోసం సూపర్పొజిషన్ సిద్ధాంతం వర్తింపచేస్తే IKAK1Ig1AK2Ig2 ఇది 80 వ సమీకరణం ఈ AK1AK2 కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనం కొన్ని ప్రమేయం చేద్దాం అవి అన్ని నెట్వర్క్ శాఖల XRనిష్పత్తి సమానం వాస్తవానికి ఇది ఒక చెడ్డ అంచనా ట్రాన్స్మిషన్ లైన్ యొక్క XR నిష్పత్తి ఒకటే ఉండదు వాస్తవానికి అది మారుతూ ఉంటుంది ఎందుకంటే వివిధ రకాల కండక్టర్స్ ఉపయోగిస్తాము కానీ XR నిష్పత్తి సమానంగా ఉంటుందని మనం తీసుకుంటాం రెండవది అన్ని లోడ్ కరెంట్స్ సమాన ఫేజ్ యాంగిల్ angle కోణం కలిగి ఉంటాయి ఇది కూడా వాస్తవం కాదు కానీ మనం ఉజ్జాయింపు కోసం తీసుకుంటాం ఈ రెండు ఉపపాదనల ఆధారంగా మనం లాస్ సూత్రం ఉత్పన్నం చేస్తాము పటం 12 లో చూపిన విధంగా ఈ నెట్వర్క్ చూడండి బస్ i పరిగణించండి బస్ i యొక్క ఓల్టేజ్ Vii మరియు లోడ్ ద్వారా కరెంట్ ILi లోడ్ PLijQLi కు సమానం పటం 12 నుండి సహజంగా PLi jQLiViILi అని రాయచ్చు ILiPLi jQLiVi తరువాతILiPLi2QLi2∠ iVi iPLi2QLi2i iVi ఈ i i బస్ i వద్ద లోడ్ కరెంట్ యాంగిల్ angle కోణం i i అన్ని లోడ్ కరెంట్స్ కు సమానం అని తీసుకుంటాం i iతక్కువ పరిధిలో మారడం వలన మనం అలా ఊహించుకుంటాం అన్ని లోడ్ కరెంట్స్ కు i ii సమానం అని తీసుకోవడం ఆచరణాత్మకమైనది అలా అయితే IK1 మరియు IL లేక IK2 మరియు IL యొక్క ఫేజ్ యాంగిల్ అదే విధంగా ఉంటుంది అంటే AK1IK1IL లేక AK2IK2IL వాస్తవ పరిమాణాలు అవుతాయి అంటే AK1 మరియు AK2 రెండూ వాస్తవ సంఖ్యలు మరియు వాస్తవ పరిమాణాలు పై రెండు ఊహలు IK1 మరియు IL సమాన ఫేజ్ యాంగిల్ angle కోణం ఉండాలని సూచిస్తాయి IK2 మరియు IL కూడా ఇవి కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టర్స్ AK1 మరియు AK2 వాస్తవ పరిమాణాలు అని నిర్ధారించడానికి దారి తీస్తాయి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం